మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ పై ఈ ఉపన్యాసానికి అందరికీ స్వాగతం మునుపటి ఉపన్యాసాల లో ఒక స్వతంత్ర వేరియబుల్ ను ఎలా ఆధారిత వేరియబుల్ కు regress చేయవచ్చో చూశాం ముఖ్యంగా మనం స్వతంత్ర మరియు ఆధారిత వేరియబుల్ మధ్య లీనియర్ మోడల్ అభివృద్ధి చేస్తున్నాము మనం నిర్మించిన మోడల్ ను అంచనా వేయగల వివిధ చర్యలను కూడా చూశాము ఈ ఉపన్యాసంలో మనం ఒక ఆధారిత వేరియబుల్ అనేక స్వతంత్ర వేరియబుల్స్ కలిగి ఉన్న బహుళ లీనియర్ రిగ్రెషన్ కు ఈ ఆలోచనలన్నింటినీ విస్తరిస్తాము కాబట్టి నేను చెప్పినట్లు మనకు y తో సూచించబడే ఒక్క ఆధారిత వేరియబుల్ మరియు xj తో సూచించబడే అనేక స్వతంత్రం వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ j 1 నుండి p అక్కడ p స్వతంత్ర వేరియబుల్స్ ఉన్నాయి ఇవి ఆధారిత వేరియబుల్ ను ప్రభావితం చేస్తాయని మనం నమ్ముతున్నాము మనం ఆధారిత వేరియబుల్ y మరియు ఈ p స్వతంత్ర వేరియబుల్ x j మధ్య లీనియర్ మోడల్ ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాము j 1 నుండి p సాధారణంగా మనం ఈ లీనియర్ మోడల్ y ఆధారిత వేరియబుల్ β0 అని చెప్పే ముందు వ్రాయవచ్చు ఒక అంతరాయం β1 సార్లు x1 β2 సార్లు x2 మరియు bβ సార్లు pxp వరకు ఇక్కడ β1 β2 βp వాలు పారామితులను లేదా ఆధారిత వేరియబుల్ మీద ఒక్కొక్క స్వతంత్ర వేరియబుల్ యొక్క ప్రభావం సూచిస్తాయి అదనంగా మనకు లోపం కూడా ఉంది ఈ లోపం ఆధారిత వేరియబుల్ యొక్క ఆధారిత వేరియబుల్ కొలత లో లోపం కారణంగా ఉంది సాధారణ కనీస వర్గాలలో స్వతంత్ర వేరియబుల్ కొలతలు ఖచ్చితంగా కొలుస్తారని లోపాలు ఉండవని మనం ఎల్లప్పుడూ అనుకుంటాము అయితే ఆధారిత వేరియబుల్లో కొంత లోపం ఉండవచ్చు మరియు ఆ లోపం ε గా సూచించబడుతుంది ఈ పరిమాణం ఏమిటో మనకు తెలియదు మనం దానిని 0 సగటు మరియు కొంత వ్యత్యాసంతో యాదృచ్ఛిక పరిమాణం గా ఊహిస్తాము x1 యొక్క ఈ కొలతకు అనుగుణమైన i యొక్క నమూనాను xp మరియు y సంబంధిత y గా తీసుకుంటే మనం i యొక్క ఆధారిత వేరియబుల్ yi β0 β1 x1 i స్వతంత్ర వేరియబుల్ 1 యొక్క i యొక్క నమూనా విలువ అని చెప్పవచ్చు అదేవిధంగా x2y β2 సార్లు x2y ఇక్కడ x2y ith నమూనా కోసం రెండవ స్వతంత్ర వేరియబుల్ విలువను సూచిస్తుంది yi యొక్క కొలతను పాడుచేసే లోపం i i 1 నుండి n వరకు మన వద్ద చిన్న సంఖ్యలో పొందిన n నమూనాలు ఉన్నాయని అనుకుంటాము మన లక్ష్యం β0 β1 β2 βp వరకు వాటి యొక్క విలువలు ఉత్తమ అంచనాలను x యొక్క సంబంధిత y యొక్క ఈ n నమూనా కొలతలను ఉపయోగించి కనుగొనడం దీనినే మనం బహుళ లీనియర్ రిగ్రెషన్ అని పిలుస్తాము ఎందుకంటే మనం లీనియర్ మోడల్ అమరస్తున్నాము మరియు చాలా స్వతంత్ర వేరియబుల్ ఉన్నాయి అందువల్ల బహుళ లీనియర్ రిగ్రెషన్ సమస్య గా పిలుస్తాము β0నుండి βp పారామితుల యొక్క ఉత్తమ అంచనాలను కనుగొనడానికి మళ్ళీ మనం వాస్తవానికి లోపాల వర్గ మొత్తాల యొక్క కనిష్టీకరణను ఏర్పాటు చేసాము వెక్టర్స్ మరియు మాత్రికలను ఉపయోగించి కాంపాక్ట్ పద్ధతిలో దీన్ని ఏర్పాటు చేయడానికి మనం కింది సంజ్ఞామానాలు సూచిస్తాము వెక్టర్ y ను ఎక్కడ నిర్వచించాలో చూద్దాం ఆధారిత వేరియబుల్ y1 నుండి yn యొక్క అన్ని n కొలతలను కలిగి ఉంటుందిమనం మరో పనులను కూడా చేసాము ప్రతి పరిశీలనల నుండి ఈ కొలతల సగటు విలువ ను తీసివేసాము కాబట్టి మొదటిది ఆధారిత వేరియబుల్ y1 యొక్క మొదటి నమూనా విలువను సూచిస్తుంది అన్ని కొలతలలో y యొక్క సగటు విలువ y మొదటి నమూనా మొదటి పరిశీలన యొక్క సగటు బదిలీ విలువ రెండవ విలువ ఈ వెక్టర్లోని గుణకం లేదా రెండవ నమూనా విలువ ఆధారిత వేరియబుల్ యొక్క సగటు విలువ మరియు మనకు ఉన్న అన్ని n పరిశీలనలకు ఇవి ఆధారిత వేరియబుల్ కోసం అన్ని n నమూనాల సగటు బదిలీ విలువలు అదే విధంగా మనం మాతృక x ను నిర్మిస్తాము మొదటి కాలమ్ వేరియబుల్ స్వతంత్ర వేరియబుల్ 1 కి అనుగుణంగా ఉంటుంది మళ్ళీ మనం చేసేది మొదటి స్వతంత్ర వేరియబుల్ యొక్క నమూనా విలువను తీసుకోవడం మరియు మొదటి స్వతంత్ర వేరియబుల్ యొక్క సగటు విలువను తీసివేయడం అంటే మొదటి వేరియబుల్ కోసం ఈ అన్ని n నమూనాల సగటును తీసుకుంటాము మరియు దానిని మొదటి స్వతంత్ర వేరియబుల్ యొక్క అన్ని పరిశీలనల నుండి తీసి వేస్తాం కాబట్టి ఇక్కడ మొదటి గుణకం x1 మొదటి స్వతంత్ర వేరియబుల్ యొక్క నమూనా విలువను సూచిస్తుంది మొదటి నమూనా మొదటి స్వతంత్ర వేరియబుల్ మొదటి స్వతంత్ర వేరియబుల్ యొక్క సగటు విలువ మరియు ఇది మొదటి స్వతంత్ర వేరియబుల్ యొక్క అన్ని n కొలతలకు మనం చేస్తాము అదేవిధంగా మనం రెండవ స్వతంత్ర వేరియబుల్ కోసం దీన్ని చేస్తాము మరియు దానిని రెండవ కాలమ్ లో అమర్చుతాము ఇది పరిశీలనను సూచిస్తుంది రెండవ స్వతంత్ర వేరియబుల్ యొక్క మొదటి పరిశీలన రెండవ స్వతంత్ర వేరియబుల్ యొక్క సగటు విలువ మరియు మనం అన్ని p వేరియబుల్స్ స్వతంత్ర వేరియబుల్స్ కోసం దీన్ని చేస్తాము కాబట్టి మనకు లభించే ఈ ప్రత్యేకమైన మ్యాట్రిక్స్ x n క్రాస్ p మ్యాట్రిక్స్ అవుతుంది n వరుసల సంఖ్య p నిలువు వరుసల సంఖ్య మీరు చూడవచ్చు మొదటి వరుస వాస్తవానికి నమూనా మొదటి నమూనా మొదటి నమూనా కోసం అన్ని స్వతంత్ర వేరియబుల్స్ వాస్తవానికి మనం దాని విలువని మార్చాము మరియు రెండవ వరుస రెండవ నమూనా మరియు మొదలైనవి ఒక్కొక్క కాలమ్ వేరియబుల్ ను సూచిస్తుంది కాబట్టి మొదటి కాలమ్ మొదటి స్వతంత్ర వేరియబుల్ ను సూచిస్తుంది మరియు చివరి కాలమ్ pth స్వతంత్ర వేరియబుల్ ను సూచిస్తుంది అదేవిధంగా మనం అన్ని β గుణకాలను సూచిస్తాము వెక్టార్ రూపంలో β0 తప్ప కాలమ్ వెక్టర్గా β1 నుండి βp వరకు ఇక్కడ ప్రాథమికంగా క్షమించండి వరుస వెక్టర్ కాబట్టి β1 మొదటి గుణకం βp అనేది సంబంధిత p వేరియబుల్ యొక్క గుణకం మనకు β వెక్టర్ ఉంది ఇది p క్రాస్ 1 వెక్టర్దీనిని ε తో సూచించవచ్చు నాయిస్ వెక్టర్ ε1 నుండి εn అన్ని n పరిశీలనలకు అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు ఈ సంజ్ఞామానం నిర్వచించిన తరువాత మన లినియర్ మోడల్ను y x β ε రూపంలో వ్రాయవచ్చు మనం β0 ను చేర్చలేదని గమనించండి మనం దానిని ఈ సగటు వ్యవకలనం చేయడం ద్వారా తొలగించాము అది ఎలా జరుగుతుందో నేను మీకు చూపిస్తాను కానీ మీరు దాన్నిప్రస్తుతం తీసుకోవచ్చు ప్రస్తుతానికి మనం వాలు పారామితులు లో మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నాము ఈ లీనియర్ మోడల్ వాలు పారామితులు β1 నుండి βp వరకు మాత్రమే కలిగి ఉంటుంది β0 పారామితిని కలిగి ఉండదు ఎందుకంటే ఈ సగటు వ్యవకలనం ఆలోచన ను ఉపయోగించి లీనియర్ మోడల్ నుండి అది సమర్థవంతంగా తొలగించబడింది మన లీనియర్ మోడల్ ను కాంపాక్ట్ గా y x β ε అని వ్రాయవచ్చు ఈ సందర్భంలో ఇది 0 సగటు వెక్టర్ అని లోపం గురించి సాధారణ ఊహలను కూడా చేస్తాము ఎందుకంటే ఇది మల్టీవిరియట్ వెక్టర్ 0 వెక్టర్ ఊహించిన విలువ ε 0 సూచిస్తుంది ε అనేది 0 సగటు మరియు b వైవిధ్యం తో యాదృచ్ఛిక వెక్టర్ ε యొక్క కోవియారిన్స్ మాతృక σ2 గుర్తింపు గా భావించబడుతుంది σ2 గుర్తింపు ఈ రూపంలో అంటే అన్ని ఎప్సిలాన్లు ε1 నుండి εn వరకు అన్నీ ఒకే వైవిధ్యం σ2 హోమోస్సెడాస్టిక్ ఊహ కలిగి ఉన్నాయి మరియు మేము కూడా ε1 మరియు ε2 పరస్పర సంబంధం లేనివి లేదా εi మరియు εj పరస్పర సంబంధం లేనివి అని అనుకోండి i j కి సమానం కాకపోతే ఈ సందర్భంలో మనం ε యొక్క కోవియారిన్స్ మాతృకను σ2 i గా వ్రాయవచ్చు ఇప్పుడు ఈ ఊహ ప్రకారం మనం ముందుకు వెళ్లి β యొక్క అంచనాలను కనుగొనాలి అనుకుంటున్నాము అని చెప్పవచ్చు తద్వారా లోపాల యొక్క మొత్తం వర్గం తగ్గించవచ్చు కాబట్టి εT ε అన్ని లోపాల మొత్తం అన్ని లోపాలలో లోపం వర్గం చెప్పే కాంపాక్ట్ మార్గం అన్ని n కొలతలలో దీన్ని విస్తరించడం ఏమీ లేదు కానీ σ ε i2 i 1 నుండి n వరకు ఇది ఈ విధంగా ఇలా వ్రాయబడుతుంది మనం దీనినే తగ్గించాలనుకుంటున్నాము కానీ ε ను y x β అని వ్రాయవచ్చు మనం ఈ మొత్తాన్ని y x βTy x βఅని వ్రాయవచ్చు β యొక్క ఉత్తమ విలువ కనుగొనడం ద్వారా β యొక్క ఫంక్షన్ అయిన దీన్ని కనిష్టీకరించాలని మనం కోరుకుంటున్నాము మనం ఈ ఆప్టిమైజేషన్ సమస్యను β ను కనుగొనటానికి మొత్తం వర్గాల లోపాలు తగ్గించడానికి సెటప్ చేస్తే మనం చూపించగలం మనం చేయవచ్చు β కి సంబంధించి ఆ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను వేరు చేయడం ద్వారా మరియు దానిని 0 సెట్ చేయడం ద్వారా మొదటి ఆర్డర్ షరతులు అని పిలువబడే వాటిని మనం పొందుతాము మరియు ఈ మొదటి ఆర్డర్ పరిస్థితులు కింది సరళ సమీకరణాల సమితికి కారణమవుతాయి మనం XTX ను β XTy లోకి పొందుతాం ఇప్పుడు ఇది p క్రాస్ X ఒక n క్రాస్ p మ్యాట్రిక్స్ అని గుర్తుంచుకోండి కాబట్టి XT p క్రాస్ n ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ XTX అనేది p క్రాస్ p యొక్క వర్గ మాతృక మరియు p క్రాస్ n వెక్టర్ ద్వారా గుణించాలి మరియు అదే విధంగా ఇది p క్రాస్ 1 కుడి వైపు ఇవి p వేరియబుల్స్లో p సమీకరణాలు β x లోని సరళ సమీకరణాలు అన్నీ తెలిసిన y అంటారు కాబట్టి కుడి చేతి వైపు ఉంటుంది మనం x b సార్లు దీనిని తిరిగి అర్థం చేసుకుంటాం ఇది సరళ సమీకరణాలు సమితి p వేరియబుల్స్లోvariables p సమీకరణాలు ఉంటే విలోమ అయితే సులభంగా పరిష్కరించవచ్చు కాబట్టి XTX పూర్తి ర్యాంక్ మాతృక విలోమమని మనం అనుకుంటాము దీని అర్థం తరువాత కొద్దిగా స్పష్టంగా కనిపిస్తుంది మరియు అది విలోమం కాకపోతే మనం మరలా ఇతర పనులను చేయవలసి ఉంటుంది వీటిని మరల వేరే ఉపన్యాసంలో మాట్లాడదాం కానీ ప్రస్తుతానికి X ట్రాన్స్పోజ్ X వర్గ మాత్రిక విలోమంగా ఉంటుంది ఇది పూర్తి ర్యాంక్ మాతృక అనుకుందాం మరియు తరువాత β̂ కి మీరు సులభంగా పరిష్కారం కనుగొనవచ్చు ఈ సరళ సమీకరణాలు సమితికి a 1b తీసుకోవడం ద్వారా పరిష్కారం కనుగొనవచ్చు సరిగ్గా XTX విలోమ XTy అవుతుంది కాబట్టి β̂ గుణకం వెక్టర్ ఈ విషయం ద్వారా కనుగొనవచ్చు మరియు ఇది మొత్తం వర్గ లోపాలను తగ్గించే పరిష్కారం ఇది మనం వ్రాసిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కాబట్టి ఒకసారి మనకు β1 వస్తే వాలు పారామితులు β0 ను y యొక్క సగటు విలువగా అంచనా వేయవచ్చు సగటు వెక్టర్ XT రెట్లు వాలు పరామితి కంటే ఇది మనం ఏకరీతి కేసులో పొందిన దానికి ఇది చాలా పోలి ఉందని గమనించండిఅక్కడ β0 అంచనా y̅ x̅ β1 కంటే ఏమీ కాదు కాబట్టి మీరు చూడగలిగేదానికి ఇది చాలా పోలి ఉంటుంది మీరు వాలు పారామితుల కోసం పరిష్కారాన్ని పోల్చవచ్చు ఏకరీతి కేసు కోసం అది β̂1 SXY SXX అని చెబుతోంది X ట్రాన్స్పోజ్ Y SXy ని సూచిస్తుంది మరియు XTX ఏకరీతి కేసులో SXX ని సూచిస్తుంది మీరు మల్టీవిరియట్ కేసులో SXy నీ SXX తో భాగీస్తున్నారు విభజన విలోమం ద్వారా సూచించబడుతుంది కాబట్టి మీరు XTX విలోమ నిబంధనలను పొందుతారు XTX సార్లు కాబట్టి ఇది ఏకరీతి సందర్భం పరిష్కారానికి చాలా పోలి ఉంటుందని మీరు చూడవచ్చు ఇవి మాత్రికలు మరియు వెక్టర్స్ అవ్వడం తప్ప కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు దీన్ని మాతృక సార్లు విలోమ సార్లు వెక్టర్ గా విభజించలేరు β కి ఇది పరిష్కారం ఇది వాలు పారామితులు మీరు స్థిరమైన విలువ 1 1 1 తో X వెక్టర్ యొక్క వృద్ధి ద్వారా β0 మరియు β1 ను కూడా అంచనా వేయవచ్చు కానీ నేను ఆ విధానాన్ని ఉపయోగించలేదు ఎందుకంటే సగటు వ్యవకలనం విధానం అనేది ఒక మంచి విధానం β0 మరియు β̂ β వాలు పారామితులను అంచనా వేయడానికి ఎందుకంటే ఇది మొత్తం కనీసం వర్గాలు అని పిలువబడే మరొక కేసుకు కూడా వర్తిస్తుంది వృద్ధి విధానం సాధారణ కనీస వర్గాలకు మాత్రమే చెల్లుతుంది మీరు దీన్ని మొత్తం కనిష్ట వర్గాల కోసం ఉపయోగించలేరు దాన్ని మనం తరువాత మళ్ళీ చూస్తాము అందువల్ల నేను వాలు పరామితి యొక్క అంచనాలు మొదట పొందడానికి వ్యవకలనం మార్గాన్ని ఉపయోగిస్తాను తరువాత ఈ పద్ధతిలో వాలు పారామితుల అంచనాలను ఉపయోగించి β0 యొక్క అంచనా పొందుతాం ఇప్పుడు మీరు ఈ β పారామితుల యొక్క లక్షణాలను కూడా పొందవచ్చు β̂ యొక్క X వెక్టర్ విలువ β అని చూపించవచ్చుఅంటే అది ఒక నిష్పాక్షికమైన అంచనా ఏకరీతి కేసు మాదిరిగానే మరియు మనం ఈ β̂ యొక్క వైవిధ్యం కూడా పొందవచ్చు ఈ సందర్భంలో ఇది కోవియారిన్స్ మాతృక ఎందుకంటే ఇది ఒక వెక్టర్ మరియు కోవిరాన్స్ మాతృక σ2 సార్లు ఈ X ట్రైన్స్పోజ X విలోమం అని మనం చూపించగలము ఇప్పుడు మళ్ళీ మీరు తిరిగి వెళ్లి ఏకరీతి కేసును చూడవచ్చు అక్కడ β1వాలు పరామితి యొక్క వైవిధ్యం σ2 by SXX అవుతుంది ఈ సందర్భంలో σ2 XTX విలోమం అవుతుంది కాబట్టి XTX SXX ను సూచిస్తుంది σ2 ఆధారిత వేరియబుల్స్ను చెడగొట్టడంలో లోపం యొక్క వైవిధ్యం మనకు ముందస్తు జ్ఞానం ఉండవచ్చు కొన్నిసార్లు చాలా సందర్భాలలో మనం σ2 యొక్క ఈ విలువను తెలుసుకోలేకపోవచ్చు మనకు ఇది ఇవ్వకపోవచ్చు మనం σ2 డేటా నుండి అంచనా వెయ్యాలి మరియు దీన్ని ఎలా పొందాలో మనం చూపుతాము వాస్తవానికి ఈ రెండు పారామితులు మనం మొదటి పరామితిని β1 వాలు పారామితుల అంచనాలు నిష్పాక్షికంగా ఉన్నాయని చూపించగలము కాబట్టిβ̂ నిష్పాక్షికమైన అంచనా ఇది β నిజం విలువ యొక్క నిష్పాక్షిక అంచనా అంతేకాక అన్ని లీనియర్ ఎస్టిమేటర్లలో అని మీరు చూపించవచ్చు ఎందుకంటే β̂ y యొక్క లీనియర్ ఫంక్షన్ 1XT అనేది మాతృక తప్ప మరేమీ కాదని గమనించండి ఇది ప్రాథమికంగా y కొలతలను గుణిస్తుంది కాబట్టి β̂ కొలతల సరళ కలయికగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి దీనిని లీనియర్ ఎస్టిమేటర్ అంటారు అటువంటి అన్ని లీనియర్ ఎస్టిమేటర్ల లో β̂ కు కనిష్ట వైవిధ్యం ఉందని మనం చూపించగలము కాబట్టి దీనిని బ్లూ ఎస్టిమేటర్ లేదా నిష్పాక్షిక ఎస్టిమేటర్ ఉత్తమ నిష్పాక్షిక లీనియర్ ఎస్టిమేటర్ అని చెప్పవచ్చు ఇది నీలం రంగును సూచిస్తుంది తక్కువ వైవిధ్యాన్నికలిగి ఉన్న కోణంలో ఉత్తమమైనది ఇప్పుడు నేను చెప్పినట్లు మనం డేటా నుండి σ2 కూడా అంచనా వేయవచ్చు మరియు ఆ σ2 అంచనా మీరు లీనియర్ మోడల్ అమర్చిన తరువాత ith నమూనా యొక్క అంచనా విలువ లీనియర్ మోడల్ నుండి తీసుకోవచ్చు మరియు అవశేషం yi ŷi లెక్కించవచ్చు ఇది కొలిచిన విలువ - ith నమూనా కోసం అంచనా వేసిన విలువ దాన్ని వర్గం చేసి అన్ని నమూనాల మొత్తం తీసుకొని n నమూనాలు n p 1 ద్వారా భాగించు బడ్డాయి మళ్ళీ మీరు మీ లీనియర్ కేస్ ఏకరీతి కేసు వద్దకు వెళితే హారం n 2 అని మీరు కనుగొంటారు ఇక్కడ మీకు n p 1 ఉంది ఎందుకంటే మీరు p 1 పారామితులను అమర్చారు p వాలు పారామితులు 1 o సెట్ పరామితి అందువల్ల n కొలతలలో p 1 తీసివేయబడుతుంది అంచనాలను పొందడం కోసం మిగిలిన విషయాలు మాత్రమే డిగ్రీలు స్వేచ్ఛ లేదా అవశేషాలలో వైవిధ్యం మిగిలిన n p 1 కొలతలు ద్వారా ఖర్చు అవుతుంది మరియు అందుకే మీరు n p 1 ద్వారా డైవింగ్ చేస్తున్నారు అయితే ఏకరీతి సందర్భంలో మీరు n 2 ద్వారా భాగిచవచ్చు ఎందుకంటే మీరు అక్కడ రెండు పారామితులను మాత్రమే అంచనా వేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఇచ్చిన ప్రతి ఉత్పన్నం నుండి మీరు ఏకరీతి రిగ్రెషన్ సమస్య మరియు బహుళ లీనియర్ రిగ్రెషన్ సమస్య మధ్య ఒకదానికొకటి సారూప్యతను చూడవచ్చు ఇప్పుడు ఒకసారి మనకు σ టోపీ అంచనా ఉంటే డేటా నుండి లోపం యొక్క వైవిధ్యం మీరు వెనక్కి వెళ్లి ప్రతి వాలు పరామితి కోసం విశ్వాస అంతరాయాలను నిర్మించవచ్చు నిజమైన వాలు పరామితి ఈ విశ్వాస అంతరాయంలో ఉందని చూపించగలము ఏదైనా విశ్వాస అంతరాయం కోసం మీరు 1 α ను ఎంచుకోవచ్చు α ప్రాముఖ్యత స్థాయి నీ సూచిస్తుంది కాబట్టి మీరు α 0 05 అని చెబితే 1 α 0 95 ను సూచిస్తుంది కాబట్టి అది 95 శాతం విశ్వాస అంతరాయం అవుతుంది అనుగుణంగా t పంపిణీ n నుండి క్లిష్టమైన విలువ n p 1 డిగ్రీల స్వేచ్ఛతో నేను కనుగొంటాను మరియు ఇది α by 2 t పంపిణీ నుండి ఎగువ తక్కువ విలువ సంభావ్యత విలువను సూచిస్తుంది ఇది ఎగువ క్లిష్టమైన విలువ వక్రరేఖ క్రింద సంభావ్యత ప్రాంతం విలువకు మించిన α by 2 కాబట్టి n p 1 స్వేచ్ఛ యొక్క డిగ్రీలను సూచిస్తుందిఏకరీతి కేసులో ఇది n 2 అయి ఉండేది అని గమనించండి చాలా పోలి ఉంటుంది కాబట్టి ఏదైనా ఇచ్చిన α కోసం ఈ ప్రత్యేక సూత్రాన్ని ఉపయోగించి βj యొక్క విశ్వాస అంతరాయం లెక్కించవచ్చు మరియు ఇక్కడ β̂j యొక్క పదం β̂j యొక్క అంచనా యొక్క ప్రామాణిక విచలనం ను సూచిస్తుంది మరియు అది వికర్ణ మూలకం ద్వారా ఇవ్వబడుతుంది σ వర్గం తో ఉన్న ఈ పరిమాణం యొక్క వికర్ణ మూలకం ఇక్కడ అంచనా ద్వారా భర్తీ చేయబడింది పారామితి βj యొక్క ప్రామాణిక విచలనాన్ని మనం లెక్కించాము అంచనా వేసిన σ విలువను XTX యొక్క వికర్ణ మూలకం తో గుణించడం ద్వారా β̂j పరామితి అంచనా వేశాం β పారామితుల యొక్క కోవియారిన్స్ మాతృక యొక్క వికర్ణ అంశాలు మనం అమర్చుతున్నాము అదే మనం చేసింది కాబట్టి ఇది వికర్ణ మూలకం లేదా వికర్ణ మూలకం యొక్క వర్గమూలం సూచిస్తుంది ఇది β యొక్క అంచనా విలువ యొక్క ప్రామాణిక విచలనాన్ని సూచిస్తుంది దీనిని విశ్వాస అంతరాయం నిర్మించడానికి ఉపయోగించబడుతుంది వీటిలో ప్రతి ఒక్కటి మీరు చూడగలిగే విధంగా డేటా నుండి లెక్కించవచ్చు మరియు మీరు నిర్మించవచ్చు ఇప్పుడు విశ్వాస స్థాయిని తరువాత అంచనా పరామితి β ప్రాముఖ్యమైనది లేదా ప్రాముఖ్యమైనది కాదా అని పరీక్షించడం కోసం ఉపయోగించవచ్చు మనం తరువాత చూస్తాము ఇప్పుడు y మరియు y టోపీల మధ్య పరస్పర సంబంధాన్ని కూడా లెక్కించవచ్చు ఇది లీనియర్ మోడల్ నుండి అంచనా వేసిన విలువ కొలిచిన విలువను పోలి ఉంటుందా లేదా దగ్గరి సంబంధం కలిగి ఉంటుందా అని మీకు చెబుతుంది కాబట్టి సాధారణంగా మనం కొలిచిన విలువ y మరియు అంచనా వేసిన విలువ మధ్య ఒక గీతను గీస్తాము మరియు ఈ విషయాలు 45 డిగ్రీల రేఖలో వస్తాయో లేదో చూడండి ఒకవేళ అదే అయితే t మంచిది అని మనం అనుకుంటాము దీన్ని చేయడానికి మరొక మార్గం y మరియు ŷ మధ్య సహసంబంధ గుణకాన్ని కనుగొనండి కేవలం ఉపయోగిస్తున్నప్రామాణిక విషయం yi y̅ ŷi y తో గుణించడం ద్వారా అన్నింటికంటే సారాంశం y మరియు ప్రామాణిక ప్రామాణిక విచలనం ద్వారా విభజించబడిన పరిమాణాలు ŷ లో విచలనం సాధారణీకరణ కోసం మనం సంకల్పం యొక్క గుణకం R వర్గంను కూడా ఉపయోగించవచ్చు మనం ఏకరీతి కేసు కోసం చేసినట్లు మనం R వర్గం ను 1 మొత్తం వర్గం మొత్తం ద్వారా వర్గం లోపం గా లెక్కించవచ్చు ఇది ఏమీ కాదు కానీ న్యూమరేటర్ yi ŷi అవశేష వర్గం yi y̅ వర్గం ద్వారా భాగించబడినది ఇది ప్రాథమికంగా y లోని వైవిధ్యం కాబట్టి మనం 1 తీసుకుంటే వాస్తవానికి మనము స్వతంత్ర వేరియబుల్ ను ఉపయోగించి మెరుగైన t ని పొందగలమొ లేదో చూపించగలము మనం చాలా మంచి t ని పొందినట్లయితే న్యూమరేటర్ 0 కి దగ్గరగా ఉంటుంది మరియు R వర్గం 1 కి దగ్గరగా ఉంటుంది మరోవైపు x యొక్క ఏదైనా x లు కారణంగా మనం t ను మెరుగుపరచకపోతే అప్పుడు లవము హారంకు దాదాపుగా సమానంగా ఉంటుంది కాబట్టి ఇది 0 కి దగ్గరగా ఉంటుంది కాబట్టి R వర్గం విలువ ఇంతకు ముందులా 1 కి దగ్గరగా ఉండటం మంచి సరళ t యొక్క సూచనను సూచిస్తుంది అయితే విలువ 0 కి దగ్గరగా ఉంటే t మంచిది కాదని సూచిస్తుంది మనం సర్దుబాటు చేసిన R వర్గాన్ని స్వేచ్ఛ యొక్క డిగ్రీలు కోసం కూడా లెక్కించవచ్చు లవము n p 1 డిగ్రీల స్వేచ్ఛ కలిగి వుందని గమనించండి అయితే హారం n 1 డిగ్రీలు స్వేచ్ఛ కలిగి ఉంది అందువల్ల మనం సర్దుబాటు చేసిన R వర్గం చేయవచ్చు ఇది SSE ను సముచితంగా విభజిస్తుంది స్వేచ్ఛ యొక్క డిగ్రీలు తో స్వేచ్ఛ యొక్క డిగ్రీ కారణంగా ఇది t లో ఉన్న లోపం అని మనం చెప్పగలం అయితే హారం లోపం ప్రాతినిధ్యం వహిస్తుంది ఎందుకంటే మనం o సెట్ పరామితి మాత్రమే అమర్చాము n 1 డిగ్రీల స్వేచ్ఛ ఉంది ఇది స్వేచ్ఛ యొక్క డిగ్రీకి లోపం కాబట్టి ఈ రకమైన విషయం కూడా మంచి సూచిక R వర్గం ను ఉపయోగించకుండా మనం R వర్గం యొక్క సర్దుబాటు విలువను ఉపయోగించవచ్చు ఇవన్నీ మళ్ళీ ఏకరీతి లీనియర్ రిగ్రెషన్ సమస్య ను చాలా పోలి ఉంటాయి కాబట్టి మనం ఉపయోగించవచ్చుమనం R వర్గం తనిఖీ చేయవచ్చు మరియు విలువలు ఒకదానికి దగ్గరగా ఉన్నాయో లేదో చూడవచ్చు మరియు అది ఉంటే మనం చెప్పవచ్చు లీనియర్ మోడల్ t డేటా కి మంచిది కానీ అది నిర్ధారణ పరీక్ష కాదు మనం లీనియర్ రిగ్రెషన్ ఏకరీతి లీనియర్ రిగ్రెషన్ లో చేసినట్లు అవశేష ప్లాట్లు చేయాలి అదే మనం తర్వాత చేయబోతున్నాం అమర్చిన మోడల్ సరిపోతుందా లేదా మనం దానిని మరింత తగ్గించవచ్చా కనుగొంటాము ఇది ఏమి తగ్గించింది మరింత వివరిస్తాము ఏకరీతి కేసులో స్వతంత్ర వేరియబుల్ ఒకటి మాత్రమే ఉంది కానీ ఇక్కడ అనేక స్వతంత్ర వేరియబుల్ ఉన్నాయి అన్ని స్వతంత్ర వేరియబుల్ y పై ప్రభావం చూపకపోవచ్చు వాటిలో కొన్ని స్వతంత్ర వేరియబుల్ అసంబద్ధం కావచ్చు కాబట్టి ఒక నిర్దిష్ట స్వతంత్ర వేరియబుల్ ప్రభావాన్ని కలిగి ఉందో లేదో కనుగొనడానికి ప్రయత్నిస్తున్న ఒక మార్గం సంబంధిత గుణకం పరీక్షించడం ప్రతి ఒక్క గుణకానికి మనం ఇప్పటికే విశ్వాస అంతరాయాన్ని నిర్వచించామని గమనించండి మరియు విశ్వాస అంతరాయం లో 0 ఉందో లేదో చూడవచ్చు ఈ సందర్భంలో సంబంధిత స్వతంత్ర వేరియబుల్ ఆధారిత వేరియబుల్ పై గణనీయమైన ప్రభావాన్ని చూపదు అని మనం చెప్పవచ్చు బహుశా దాన్ని వదిలి వేయవచ్చు లేదా మనం పరీక్ష F పరీక్ష అని పిలిచేదాన్ని కూడా చేయవచ్చు మనం ఏకరీతి రిగ్రెషన్ సమస్య లో చేసినట్లుగానే పూర్తి మోడల్ తగ్గిన మోడల్ కంటే మెరుగైనదా కాదా అని పరీక్షిస్తున్నాము తగ్గిన మోడల్లో స్వతంత్ర వేరియబుల్స్ లేవు అయితే పూర్తి మోడల్ అన్ని లేదా కొన్ని స్వతంత్ర వేరియబుల్స్ ను కలిగి ఉంటుంది మీరు అనేక రకాల పరీక్షలను చేయగలరు మరియు మనం దీన్ని చేస్తాము స్థిరమైన అంతరాయాన్ని మాత్రమే కలిగి ఉన్న తగ్గిన మోడల్ మంచి t నా అన్ని స్వతంత్ర వేరియబుల్స్ లేదా కొన్ని స్వతంత్ర వేరియబుల్ ను చేర్చడానికి విరుద్ధంగానా అని మనం పరీక్షించగలము అన్ని స్వతంత్రాలను చేర్చడానికి విరుద్ధంగా పరామితి మంచి t వేరియబుల్స్ దానిని మనం పూర్తి మోడల్ అని పిలుస్తాము మనం F పరీక్ష గణాంకాలను చేసే ఒక నిర్దిష్ట కేసును ఇక్కడ పరిశీలిస్తాము మనకు తగ్గిన మోడల్ ఉన్నపుడు మరియు దానిని పూర్తి మోడల్ తో పోలుస్తాం తగ్గిన మోడల్ ప్రత్యేకంగా k పారామితులతో పరిగణనలోకి తీసుకుందాం ఒక పరామితితో తగ్గిన మోడల్ను పరిశీలిద్దాం అంటే మనకు స్థిరమైన అంతరాయ పరామితి మాత్రమే ఉంది మనం ఏ ఒక్క స్వతంత్ర వేరియబుల్ ను తీసుకోము మరియు దానిని అంతరాయం తో సహా అన్ని స్వతంత్ర వేరియబుల్ ఉన్న పూర్తి మోడల్ తో పోల్చండి కాబట్టి తగ్గిన మోడల్ o సెట్ పరామితి ను మాత్రమే కలిగి ఉంటుంది మరియు స్వతంత్ర వేరియబుల్ లేవు పూర్తి మోడల్ ఒక సందర్భం మనము అన్ని స్వతంత్ర వేరియబుల్స్ ను మరియు అంతరాయ పరామితిని పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి తగ్గిన మోడల్లో మనం అంచనా వేస్తున్న పారామితుల సంఖ్య 1 మాత్రమే కాబట్టి k 1 మరియు పూర్తి మోడల్ మనందరికీ స్వతంత్ర వేరియబుల్స్ p స్వతంత్ర వేరియబుల్స్ ఉన్న సందర్భం మనం పూర్తి మోడల్ లో p 1 పారామితులు ను అంచనా వేస్తున్నాము మనం చేసేది సరిపోయేలా చేయడం మరియు మొత్తం వర్గ లోపాలను లెక్కించడం ఇది కొలిచిన విలువ y మరియు ఊహించిన విలువ మధ్య వ్యత్యాసం తప్ప మరొకటి కాదు మనం మొదట o set లేదా అంతరాయ పరామితి మరియు అంచనా కలిగి ఉన్న మోడల్ను తీసుకుంటాము ఈ సందర్భంలో y బార్ ఉత్తమ అంచనా అవుతుంది మరియు మనం మొత్తం వర్గం లోపాలను లెక్కిస్తాము ఇది ఆధారిత వేరియబుల్ కోసం కొలిచిన కొలతల యొక్క వైవిధ్యం తప్ప మరొకటి కాదు అప్పుడు మనం అన్ని పారామితులు స్వతంత్ర వేరియబుల్ కలిగి ఉన్న లీనియర్ రిగ్రెషన్ కూడా చేస్తాము మరియు ఈ సందర్భంలో మనం ఊహించిన y మరియు y మధ్య వ్యత్యాసాన్ని లెక్కించి మొత్తం వర్గ లోపాలను తీసుకున్నట్లయితే అది పూర్తి మోడల్ యొక్క SSE అవుతుంది మనం తగ్గిన మోడల్ తో పోలిస్తే పూర్తి మోడల్ను అంగీకరించాలా లేదా అని పోల్చాలనుకున్నప్పుడు మనం చేసేది ఏమిటంటే మొత్తం వర్గ లోపాలలో వ్యత్యాసం తీసుకుంటాం గుర్తుంచుకోండి తగ్గిన మోడల్ యొక్క మొత్తం వర్గ లోపాలు పూర్తి మోడల్ యొక్క మొత్తం వర్గం లోపాల కంటే ఎక్కువ అవుతాయి ఎందుకంటే పూర్తి మోడల్ ఎక్కువ పారామితులు సంఖ్యను కలిగి ఉంటుంది మరియు అందువల్ల మీరు మంచి ఆమరిక ని పొందుతారు కాబట్టి అమరికలోని వ్యత్యాసం ఇది తగ్గిన మోడల్ అమరిక మరియు పూర్తి మోడల్ అమరిక మధ్య మొత్తం వర్గ లోపాలులో తేడా అది న్యూమరేటర్ మరియు మనం స్వేచ్ఛ యొక్క డిగ్రీలు అని పిలిచే దాని తో భాగిచటం గమనించండి పూర్తి మోడల్ p 1 పారామితులు p స్వతంత్ర వేరియబుల్ o సెట్ మరియు ఈ ప్రత్యేక సందర్భంలో తగ్గిన మోడల్ 1 పరామితిని మాత్రమే కలిగి ఉంటుంది కాబట్టి k 1 కాబట్టి స్వేచ్ఛ యొక్క డిగ్రీలు p మీరు ఈ వ్యత్యాసాన్ని విభజించారు p హారం ద్వారా మొత్తం స్క్వేర్డ్ లోపాలు మొత్తం స్క్వేర్డ్ లోపాలు n p 1 డిగ్రీల స్వేచ్ఛను కలిగి ఉన్న పూర్తి మోడల్ యొక్క ఎందుకంటే p కాబట్టి 1 పారామితులు అమర్చబడ్డాయి స్వేచ్ఛ యొక్క డిగ్రీలు మొత్తం కొలతల సంఖ్య p 1 మనం హారం యొక్క మొత్తం వర్గాల లోపాలను స్వేచ్ఛ యొక్క డిగ్రీల సంఖ్య తో భాగిస్తాము మరియు అప్పుడు ఈ నిష్పత్తిని నిర్వచించిన విధంగా తీసుకుంటాం మరియు అది మీ F గణాంకం ఇప్పుడు తిరస్కరించడానికి శూన్య పరికల్పనను తిరస్కరించాలనుకుంటే లేదా మనం కనుగొన్న ఈ ప్రత్యామ్నాయానికి వ్యతిరేకంగా శూన్య పరికల్పనను పరీక్షించాలనుకుంటే పరీక్ష ప్రమాణాలు α ప్రాముఖ్యత స్థాయికి ఉన్నాయని మనం కనుగొంటాము మనం దానిని F పంపిణీ నుండి తీసుకుంటాము స్వేచ్ఛ యొక్క న్యూమరేటర్ డిగ్రీలు p 1 k ఈ ప్రత్యేక సందర్భం కోసం ఇది ఖచ్చితంగా p మరియు హారం డిగ్రీలు స్వేచ్ఛ n p 1 మరియు α మనం ఉపయోగించే ప్రాముఖ్యత స్థాయి మరియు మనం పరీక్ష ప్రమాణాలు లెక్కించాము F పంపిణీ నుండి క్లిష్టమైన విలువ అప్పుడు మనం పరీక్ష గణాంకాలను క్లిష్టమైన విలువతో పోలుస్తాము మరియు ఉంటే పరీక్ష గణాంకం ఈ ప్రాముఖ్యత స్థాయిలో క్లిష్టమైన విలువను మించిపోతే మనం శూన్య పరికల్పనను తిరస్కరిస్తాము అంటే పూర్తి మోడల్ మంచి ఎంపిక అని చెబుతాము మరియు స్వతంత్ర వేరియబుల్ తేడాను కలిగిస్తాయి మరియు ఇది R ఫంక్షన్ అందించే ప్రామాణిక విషయం ఈ ప్రత్యేక పోలిక స్వతంత్ర వేరియబుల్స్ లేని తగ్గిన మోడల్ మరియు అన్ని స్వతంత్ర వేరియబుల్స్ లను కలిగి ఉన్న పూర్తి మోడల్ మధ్య బహుళ లీనియర్ రిగ్రెషన్లో వాస్తవానికి మీరు వేర్వేరు తగ్గిన మోడళ్లను ఎంచుకోవచ్చు మరియు పూర్తి మోడల్తో పోల్చవచ్చు ఉదాహరణకు స్వతంత్ర వేరియబుల్స్లో ఒకదాన్ని మాత్రమే వదిలివేసి మీరు తగ్గించిన మోడల్ను తీసుకోవచ్చు కాబట్టి అది p పారామితులు కలిగి ఉంటుంది మనం దానిని పూర్తి మోడల్తో పోల్చవచ్చు మరియు మళ్ళీ ఒక పరీక్ష చేయవచ్చు ఆ స్వతంత్ర వేరియబుల్ చేర్చడం తేడా చేస్తుందా లేదా అని మనం ఏ దశలో ఉన్నాము అన్న దానిని బట్టి ఈ రకమైన కలయిక చేయవచ్చు మరియు ఉపసమితి ఎంపిక కోసం మనం సీక్వెన్షియల్ పద్దతి అని పిలిచే దానికి ఉపయోగిస్తాం తరువాత ఉపన్యాసంలో అది చర్చించబడుతుంది కానీ ముఖ్యంగా R ఫంక్షన్లు స్వతంత్ర వేరియబుల్ లేని తగ్గిన మోడల్మరియు అన్ని స్వతంత్ర వేరియబుల్స్ కలిగి వున్న పూర్తి మోడల్ మధ్య పోలికను మాత్రమే అందిస్తాయి ఈ ఆలోచనలను తిరిగి సందర్శించడానికి మనం సరళమైన ఆలోచన ద్వారా వెళ్దాం కాబట్టి ఈ సందర్భంలో మనకు ధర డేటా అని పిలువబడేది ఉందివినియోగదారులు ప్రత్యేక రెస్టారెంట్ యొక్క ఆహారం మరియు ఇతర సౌందర్యాన్ని రేట్ చేయమని అడగబడుతున్నారు మరియు ఈ రెస్టారెంట్ల ప్రత్యేక విందు ఖర్చు డేటా కూడా పొందబడింది ఇంకా ఈ రెస్టారెంట్లు న్యూయార్క్ లోని ప్రత్యేక వీధి యొక్క తూర్పు వైపున ఉన్నాయా లేదా పడమటి వైపు ఉన్నాయా సాధారణంగా న్యూయార్క్ పడమర వైపు బహుశా కొద్దిగా పేదవారు అయితే తూర్పు వైపు బహుశా కొద్దిగా ధనిక పొరుగు రెస్టారెంట్ యొక్క స్థానం కూడా సూచిస్తుంది ధరపై ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ నాలుగు స్వతంత్ర వేరియబుల్స్ద్వారా ప్రజలు డేటా పొందబడింది ఆహారం యొక్క నాణ్యత అలంకరణ మరియు సేవ ఇవన్నీ వినియోగదారులు రేట్ చేస్తారు మరియు ఈ రెస్టారెంట్ యొక్క స్థానం మరియు ఆ రెస్టారెంట్లో వడ్డించే విందు ధర కూడా తీసుకోబడింది కాబట్టి ఆహార నాణ్యత సేవ స్థాయి ఇవన్నీ రెస్టారెంట్ లోని ధరపై చాలా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి అని మీరు ఆశిస్తారు ఒక సరళ నమూనా y మరియు స్వతంత్ర వేరియబుల్స్ x1 నుండి x4 మధ్య ఒక ఒక లీనియర్ మోడల్ నిర్మించబడింది మనం ఒక నమూనాను నిర్మించే ముందు ఎప్పటిలాగే స్కాటర్ ప్లాట్ మరియు విజువలైజేషన్చేస్తాము మరియు ఇక్కడ మీకు చాలా స్వతంత్ర వేరియబుల్స్ ఉన్నాయి మనకు y మరియు x1 మధ్య ఒక ప్లాట్ స్కాటర్ ప్లాట్ మాత్రమే కాదు ఉదాహరణకు ఈ సందర్భంలో గుర్తుంచుకోండి ధర y y వర్సెస్ x1 ఈ ప్రత్యేకమైన ప్లాట్ y వర్సెస్ x1 లేదా y వర్సెస్ ఫుడ్ కోసం పరస్పర సంబంధం లేదా స్కాటర్ ప్లాట్ను చూపిస్తుంది ధర వర్సెస్ ఫుడ్ రెండవ స్కాటర్ ప్లాట్ ధర మరియు డెకర్ అవుతుంది మూడవ స్కాటర్ ప్లాట్ ధర మరియు సేవ మధ్య మరియు చివరిది ధర వర్సెస్ స్థానం అదేవిధంగా మీరు నిజంగా ఆహారం మరియు డెకర్ మధ్య స్కాటర్ ప్లాట్ను అభివృద్ధి చేయవచ్చు ఇక్కడ ఉన్నట్లుగా లేదా ఆహారం మరియు సేవ మరియు మొదలైనవి మనం పొందిన ఈ వేరియబుల్స్ ఆహారం డెకర్ సేవ స్థానం వంటివి అన్నీ స్వతంత్రంగా ఉంటాయి అని మనం పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఇవి నిజంగా స్వతంత్రంగా ఉండకపోవచ్చు మనం ఈ వేరియబుల్స్ ఎంచుకున్నప్పుడు వాటి మధ్య పరస్పర ఆధారితాలు ఉండవచ్చు వాటిని మనం స్వతంత్ర వేరియబుల్స్ అని పిలుస్తాము అవి రిగ్రెషన్ లో సమస్య కు దారితీస్తాయి వాటిని మనం తర్వాత చూస్తాము మనం కోలినియారిటీ ప్రభావం అని పిలుస్తాము కానీ స్కాటర్ ప్లాట్ కొన్ని డిపెండెన్సీలు ను బహిర్గతం చేస్తుంది స్వతంత్ర అని పిలవబడే స్వతంత్ర వేరియబుల్స్ మధ్య ఇంటర్ డిపెండెన్సీలు ఉదాహరణకు మనం ఆహారం మరియు డెకర్ మధ్య స్కాటర్ ప్లాట్ చూస్తే ఇది పూర్తిగా యాదృచ్ఛికంగా పంపిణీ చేయబడినట్లు అనిపిస్తుంది ఏదైనా పరస్పర సంబంధం లేనట్లు అనిపిస్తుంది అయితే ఆహారం మరియు సేవ చాలా గట్టిగా సంబంధం కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది ఆహారం మరియు సేవ మధ్య ఒక సరళ సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది ఈ రెండు వేరియబుల్స్ ను మీరు చేర్చాల్సిన అవసరం లేదు ఇది నిజమని తరువాత చూస్తాం కానీ ఇందులో కేవలం ఒక స్కాటర్ ప్లాట్లు కొన్ని ఆసక్తికరమైన లక్షణాలు వెల్లడిస్తాయి అందువల్ల మనం ఇప్పుడు ముందుకు వెళ్లి బహుశా చెబుతాము ధర మరియు ఆహారం మరియు డెకర్ మధ్య లీనియర్ మోడల్ సూచించబడినట్లుగా ఉంది లేదా ఈ స్కాటర్ ప్లాట్ల ద్వారా సూచించబడినది మనం ముందుకు వెళ్లి ఒకదాన్ని నిర్మిద్దాం మనం ఈ డేటా సమితికి R ఫంక్షన్ lm ను వర్తింపజేసి అవుట్పుట్ పరిశీలిస్తే R నుండి ఈ అవుట్పుట్ను పొందుతాము మరియు అది అంతరాయ పదాన్ని 24 02 గా చెబుతుంది మరియు వాలు పారామితులు గుణకం ఆహారాన్ని గుణిస్తే 1 5 వస్తుందిడెకర్ నీ గుణిస్తే గుణకం 1 9 మరియు మొదలగునవి ఇది ప్రతి గుణకానికి ప్రామాణిక లోపాన్ని కూడా ఇస్తుంది అలాగే ఆఫ్సెట్ పరామితి అంచనా వేసిన σ విలువ తప్ప మరేమీ కాదు మరియు ఇది మీకు సంభావ్యత విలువలుమనం p విలువలు అని పిలిచే వాటిని కూడా ఇస్తుంది P విలువ చాలా తక్కువగా ఉంటే దాని అర్థం గుణకం ముఖ్యమైనదని గమనించండి ఈ విలువ అని మేము తీసుకోలేము దీని ఏదైనా తక్కువ విలువ సంబంధిత గుణకం గణనీయంగా 0 నుండి భిన్నంగా ఉంటుంది అని సూచిస్తుంది ఈ సందర్భంలో మొదటి మూడు చాలా తక్కువ p విలువలను కలిగి ఉంటాయి మరియు అందువల్ల అవి ముఖ్యమైనవి కానీ సేవకు అధిక p విలువ ఉంది ఇవి ఏమి సూచిస్తుంది అనిపిస్తుంది అంటే ఈ గుణకం ముఖ్యమైనది కాదని 0 అని సూచిస్తుంది మీరు తూర్పు వైపు చూస్తే ఇది చాలా తక్కువ p విలువ లేని స్వతంత్రమైన స్థాన పరామితి కాని ఇది ఇప్పటికీ చెడ్డది కాదు 0 03 మరియు అందువల్ల ఇది చాలా ముఖ్యమైనది మీరు 0 025 యొక్క ప్రాముఖ్యత స్థాయిని తీసుకుంటే లేదా అలాంటిదే తీసుకుంటే మీరు 0 1 లేదా 0 05 తీసుకుంటే మీరు ఇంకా ఈ తూర్పును పరిగణిస్తారు ఈ గుణకం ముఖ్యమైనది మరియు ఇది ప్రాథమికంగా సూచించేది ఈ నక్షత్రం అది సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ముందుకు వెళ్లి వాస్తవానికి F విలువను చూడటానికి ప్రయత్నిస్తాము తగ్గిన వాటితో పోలిస్తే పూర్తి మోడల్ అంతరాయాన్ని మాత్రమే ఉపయోగించే మోడల్ వాస్తవానికి ముఖ్యమైనది అని F గణాంకాలు చెబుతున్నాయి ఏమిటంటే స్థిరమైన మోడల్ మంచిది కాదు మరియు ఈ వేరియబుల్స్ నీ తీసుకోవడం వల్ల మంచి t లేదా ధర యొక్క వివరణ తో సహా ఫలితాలు వస్తాయి అందువల్ల మీరు నిజంగానే దీన్ని చేర్చండి మీరు అవన్నీ చేర్చాలా లేదా కొన్ని మాత్రమే చేర్చాలా కనుగొనడానికి మనం వివిధ రకాల పరీక్షలను చేయవచ్చు ఈ ప్రత్యేక సందర్భంలో మనం ఏమి చేసామంటే ఏ స్వతంత్ర వేరియబుల్స్ లేని స్థిరమైన మోడల్ నిఅన్ని వేరియబుల్స్ ఉన్న మోడల్ తో పోల్చాము ఈ రెండు మాత్రమే మనం చేసిన మోడల్ పోలికలు తగ్గిన మోడల్ అంతరాయం ను మాత్రమే కలిగి ఉంటుంది మరియు పూర్తి మోడల్ అంతరాయం మరియు నాలుగు స్వతంత్ర వేరియబుల్స్ ను కలిగి ఉంటుంది మరియు అందువలన p విలువ ఇది సంబంధిత F గణాంకాన్ని ఇచ్చింది ఈ స్వతంత్ర వేరియబుల్స్ ను చేర్చడం ధరను వివరించడంలో ముఖ్యమైనది అని మనం చెప్తున్నాము కానీ అవన్నీ అవసరం లేదు అని తేలిపోవచ్చు మరియు మనం మరింత పరిశీలిస్తాము కాబట్టిమనం పొందిన సంబంధిత t ఇది నేను చెప్పినట్లు సేవ కోసం వాలు పరామితి కోసం మీరు పిలిచే విశ్వాస అంతరాయం నుండి దీనిని తీసివేయగలమని చెప్పవచ్చు ఇది చాలా అప్రయోజకమైనది మరియు బహుశా మనం దీన్ని తీసివేసి t ని ప్రయత్నించవచ్చు ప్రస్తుతానికి దీనిని తొలగించి t ని ప్రయత్నిద్దాం మనం ఆ పని చేసాము మనం ఇప్పుడు ఆహారం డెకర్ మరియు తూర్పు మాత్రమే చేర్చాము మరియు రిగ్రెషన్ మళ్ళీ చేసాము మరియు అది రిగ్రెషన్ విషయం అవుతుంది ఇప్పటికీ మీరు పిలిచే R వర్గం విలువ మెరుగుపడింది గణనీయంగా మెరుగుపడలేదు కానీ తగ్గించబడలేదు మరియు F విలువ ముఖ్యమైనది మరియు మనం ఇతర పారామితులకు ఎక్కువ లేదా తక్కువ ఒకే గుణకాలు కూడా పొందుతాము అంతరాయం మరియు వాలు పారామితులు Y యొక్క అంచనాకు x3 ఎటువంటి విలువను జోడించడం లేదని ఇది సూచిస్తుంది మనం చెప్పినట్లు దీనికి కారణం మీరు స్కాటర్ ప్లాట్ ను చూస్తే సేవ మరియు ఆహారం చాలా బలంగా సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి ఆహారం లేదా సేవ మాత్రమే ధరను వివరించడానికి చేర్చాలి మరియు రెండూ కావు మరియు ఈ సందర్భంలో సేవ తొలగించబడుతోంది కానీ మీరు ఆహారాన్ని వేరియబుల్ గా తొలగించడానికి ప్రయత్నించవచ్చు మరియు ధర డెకర్ మరియు డెకర్ సేవ మరియు తూర్పు మధ్య t చేయడానికి ప్రయత్నించండి మరియు రిగ్రెషన్ ఆహారాన్ని నిలుపుకున్నంత మంచిదని మరియు సేవను తొలగించటం మీరు కనుగొంటారు R వర్గం విలువ మరియు f గణాంకాలు మనం లీనియర్ మోడల్ తో ముందుకు వెళ్ళవచ్చని సూచిస్తున్నాయి కాని మనం ప్రామాణిక అవశేష ప్లాట్లు మరింత పరిశీలించాలి లీనియర్ మోడల్ లేదా కాదా అని నిర్ధారించడానికి అవశేషాలలో ఎటువంటి నమూనా ఉండకూడదు కాబట్టి వాస్తవానికి అవశేష ప్లాట్లు చేద్దాం ఇక్కడ మనం ప్రామాణిక అవశేషాలను తీసుకొని దానికి మనం పిలిచే ఊహించిన ధర విలువ లేదా అమర్చిన విలువ కు వ్యతిరేకంగా ప్లాట్ చేసాము ఇది ŷi అని గుర్తుంచుకోండి ŷi కి ఒకే వేరియబుల్ ఉంది కాబట్టి మీరు ఒకే ప్లాట్ ఉత్పత్తి చేయాలి మరియు మనం ఇక్కడ ఎరుపు గీతలలో చూపించాము ప్రామాణిక అవశేషాలు మరియు పైన ఉన్న దేనికైనా విశ్వాస అంతరాయం ఈ విరామం వెలుపల ఇది అవుట్లర్లను సూచిస్తుంది కాబట్టి ఉదాహరణకు 56 నమూనా సంఖ్య 48 నమూనా సంఖ్య 30 మరియు 109 మరియు మొదలైనవి సాధ్యమయ్యే అవుట్లైయర్లు కానీ ప్రామాణిక అవశేషంలో ఎటువంటి నమూనా లేదు ఇది ఈ సరిహద్దులో యాదృచ్ఛికంగా వ్యాపించింది మరియు అందువల్ల మనం నమూనా లేనందున సరళ t ఆమోదయోగ్యమైనదని చెప్పవచ్చు ఇక్కడ t యొక్క నాణ్యత చూపబడింది కాబట్టి వాస్తవ ధర కొలిచిన విలువ yi hat కు వ్యతిరేకంగా ఊహించిన విలువ చూపబడింది మరియు లీనియర్ మోడల్ డేటా ను సహేతుకంగా బాగా వివరిస్తుంది చివరి విషయం ఏమిటంటే మీరు t ని మెరుగుపరచాలనుకుంటే ఈ అవుట్లెర్స్ మనకు ఉన్నాయి మీరు సరిహద్దు నుండి చాలా దూరంలో ఉన్న అవుట్లైయర్ తీసివేయాలనుకోవచ్చు ఉదాహరణకు మీరు 56 ను తీసివేసి లీనియర్ రిగ్రెషన్ బహుళ లీనియర్ రిగ్రెషన్ పునరావృతం చేయాలనుకోవచ్చు మరియు అవుట్లైయర్లు లేనంతవరకూ మళ్ళీ దీనిని పునరావృతం చేయవచ్చు అది R వర్గం విలువ మరియు అమరిక నాణ్యతను కొంచెం ఎక్కువ మెరుగుపరుస్తుంది మనం దీనిని మీ కోసం సాధనగా వదిలిపెట్టాము మనం ఏమి చేశామంటే మనం చూసాముఏకరీతి రిగ్రెషన్ కు చెల్లుబాటు అయ్యేది ఏదైనా బహుళ బహుళ లీనియర్ రిగ్రెషన్ కు విస్తరించవచ్చు అక్కడ స్కేలర్లు వెక్టర్స్ మరియు సంబంధిత మాత్రికలు ద్వారా భర్తీ చేయబడతాయి తప్ప అక్కడ వైవిధ్యం అయినది ఇక్కడ వైవిధ్యం మాతృక అవుతుంది అక్కడ వెక్టర్ అంటే అక్కడ స్కేలార్ ఇక్కడ సగటు వెక్టర్ కావచ్చు కాబట్టి మీరు ఒకదానికొకటి సరిపడి ఉండటం చూస్తారు కానీ అవశేషాలు ప్లాట్లు మరియు β కోసం విశ్వాస అంతరాయం యొక్క అర్థము ఇవన్నీ F గణాంకం ఎక్కువ లేదా తక్కువ సారూప్యమైనవి అది తప్ప బహుళ లీనియర్ రిగ్రెషన్ లో అనేక స్వతంత్ర వేరియబుల్ ఉన్నాయి అవన్నీ సంబంధితం కాకపోవచ్చు అని అర్థం చేసుకోండి మనం ఉపసమితిని మాత్రమే తీసుకోగలుగుతాము మరియు నేను నిజంగా ఉపసమితి ఎంపిక ని ప్రత్యేక ఉపన్యాసంగా నిర్వహిస్తాను ప్రస్తుతానికి మనం అసంబద్ధమైన స్వతంత్ర వేరియబుల్స్ ను గుర్తించడానికి గుణకం పై ప్రాముఖ్యత పరీక్షపూర్తి చేశాము కానీ మంచి విధానాలు ఉన్నాయి మనం కింది ఉపన్యాసాలలో దానిని తీసుకుంటాము